మనం ఇప్పటివరకు ఏమి చేసామో సమీక్షిద్దాం మరియు మనం చేసినది పాత క్వాంటం సిద్ధాంతం దీనిలో మీరు క్వాంటం వ్యవస్థల శక్తి స్థాయిలను లెక్కించారు మరియు నేను క్వాంటం వ్యవస్థలు అని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం ముఖ్యంగా చిన్న మైక్రోస్కోపిక్ వ్యవస్థ నేను చేసినది ఒక పెట్టెలోని కణంనేను హార్మోనిక్ ఆసిలేటర్ కూడా చేసాను మరియు నేను ఒక అణువు కూడా చేసాను మరియు మనం ఇక్కడ ఉపయోగించిన వాటిని క్వాంటం షరతులు అంటారు అవి pdq వ్యవధిలో నిర్వచించబడిన చర్య 'a' గా చెబుతాము నేను కేవలం dq ని ఉపయోగిస్తున్నాను సాధారణీకరించిన కోఆర్డినేట్ n h మరియు ఇది మీకు శక్తులు లేదా శక్తి వ్యత్యాసాలను ఇస్తుంది 2 స్థాయిల మధ్య శక్తి వ్యత్యాసం మీకు తెలిస్తే ఇది 2 స్థాయిల మధ్య శక్తి మరియు శక్తి వ్యత్యాసాలను తెలియజేస్తుంది కాబట్టి రెండు స్థాయిలు m మరియు n అని అనుకుందాంm అనేది n కంటే పెద్దది అని అనుకుందాం అప్పుడు hmn కనుక మనం రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ లను లెక్కించవచ్చుమనం చేసిన మరొక విషయం ఏమిటంటే ఈ రేడియేషన్ల తీవ్రతను కనుగొనడం మనకు సూచన లేదు సిద్ధాంతం లేదు ఇప్పటివరకు మన వద్ద ఉన్న ఏకైక విషయం ఏమిటంటే దీనికి విరుద్ధంగా మాక్స్వెల్Maxwell's సిద్ధాంతం ఉంది ఇక్కడ Em తరంగాల మూలం బాగా అర్థం అవుతుంది ఐన్స్టీన్Einstein's యొక్క a మరియు b గుణకం యొక్క సిద్ధాంతం మన వద్ద ఉన్న ఏకైక విషయం కాబట్టి క్వాంటం సిద్ధాంతంలో మేటర్ రేడియేషన్ ఇంటరాక్షన్ యొక్క ఏకైక సిద్ధాంతం ఐన్స్టీన్ యొక్క ఉత్తేజిత మరియు ఆకస్మిక ఉద్గార సిద్ధాంతం ఇందులో మనకు తెలిసినదంతా a గుణకం ఉనికిలో ఉంది అక్కడ ఒక గుణకం b ఉంది అయితే దీన్ని ఎలా లెక్కించాలో మనకు తెలియదు కాబట్టి ఇప్పటివరకు అభివృద్ధి చేసిన సిద్ధాంతం చాలా సమాచారాన్ని ఇచ్చింది మరియు మనం ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నాము ఇది మీకు అణు నిర్మాణాన్ని ఇస్తుంది ఇది మీకు ఆవర్తన పట్టిక స్పెక్ట్రంను పాక్షికంగా వివరిస్తుంది ఎందుకంటే ఇది మీకు స్థానం మాత్రమే ఇస్తుంది మరియు అనేక ఇతర విషయాలు ఉన్నాయి ఇప్పటికీ సిద్ధాంతం పూర్తి కాలేదు ఏదేమైనా సిద్ధాంతం పూర్తిస్థాయిలో లేదు కనుక మనకు నిజంగా తెలియదు తీవ్రతలను ఎలా లెక్కించాలి లోపల నిర్మాణం ఏమిటి క్వాంటం నిర్మాణం ఏమిటి అని మరియు ఇతర సిద్ధాంతాలతో ప్రత్యేకించి క్లాసికల్ సిద్ధాంతం తో సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ఇది బాగా తెలిసినది మరియు అక్కడే కరస్పాండెన్స్ సూత్రం వచ్చింది కాబట్టి ఈ రోజు మనం చర్చించబోయేది క్వాంటం స్థాయిలో ఏమి జరుగుతుందో మరియు క్వాంటం సిద్ధాంతం క్లాసికల్ సిద్ధాంతానికి ఎలా వెళుతుంది మరియు అది సహాయపడిన మార్గానికి అనుసంధానం చేసిన కరస్పాండెన్స్ సూత్రంఇది నిజంగా ముఖ్యమైన సూత్రం ఎందుకంటే ఒకసారి మనకు క్లాసికల్ ఫలితాలు తెలిస్తే మరియు క్వాంటం సిద్ధాంతం క్లాసికల్ ఫలితాన్ని ఎలా చేరుకోవాలి అని తెలిస్తే ఇది సహాయపడే మార్గాన్ని చూపుతుంది అక్కడ ఏమి జరుగుతుందో క్వాంటం పరంగా బ్యాక్ట్రాక్ మరియు ఎక్స్ట్రాపోలేట్ చేయవచ్చు కనుక ఇది చాలా ముఖ్యమైన సూత్రం మరియు నేను ఈ ఉపన్యాసం లో మరియు తదుపరి ఉపన్యాసం లో దీని గురించి చర్చించబోతున్నాను మరియు క్లాసికల్ సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని ఎలా చూడవచ్చో కూడా చూద్దాం మరియు ఆ అంచనా నుండి క్వాంటం సిద్ధాంతంలో ఏమి జరగాలి అనే విషయాన్ని కూడా చూద్దాం కాబట్టి కరస్పాండెన్స్ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పరిశీలనతో ప్రారంభిద్దాం మరియు ఈ పరిశీలన ఏమిటి అంటే క్వాంటం సంఖ్యలు పెద్దవి కావడంతో విడుదలయ్యే రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ క్లాసికల్ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ వలె మారుతుంది మరియు ఆసిలేషన్ చేసే ఛార్జ్ నుండి క్లాసికల్ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పీరియాడిక్ కదలిక యొక్క ఫ్రీక్వెన్సీకి సమానమని నేను మీకు గుర్తు చేస్తున్నాను నేను పదం పీరియాడిక్ కదలికను ఉపయోగిస్తున్నానని గమనించండి ఎందుకంటే ఆసిలేషన్ అంటే సాధారణ హార్మోనిక్ ఆసిలేషన్ కాదు ఇది ఏదైనా పీరియాడిక్ కదలిక లేదా దాని గుణకాలు కావచ్చు క్లాసికల్ ఫలితం గురించి వ్రాయబడినవి క్లాసికల్ సిద్ధాంతం నుండి తెలుసు కాబట్టి ఇది బాగా తెలుసు మరియు పరిశీలన ఏమిటి అంటే క్వాంటం సంఖ్యలు పెద్దవి కావడంతో క్వాంటం ప్రక్రియ వల్ల విడుదలయ్యే రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక ఎలక్ట్రాన్ను ఒక స్థాయి నుండి మరొక స్థాయికి దూకడం ద్వారా క్లాసికల్ కదలిక లోని ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉంటుంది దానిని చూద్దాం కాబట్టి నేను ఒక పెట్టెలోని కణాల ఉదాహరణను తీసుకుంటాను స్పష్టంగా ఇది చార్జ్డ్ కణమని మనం అనుకుంటున్నాము ఎందుకంటే వేగవంతం చేసేటప్పుడు చార్జ్డ్ కణాలు మాత్రమే ప్రసరిస్తాయి కాబట్టి అది బిందువు పక్కన ఉంది కానీ పొడవు L యొక్క పెట్టెలోని కణం శక్తి స్థాయిలను En గా కలిగి ఉంటుంది మరియు అది h2n22mL2 కి సమానం కనుక అది ఎనర్జీ అవుతుంది ఇప్పుడు ఈ కణం ఎగువ స్థాయి నుండి దిగువ స్థాయికి దూకినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను ఈ కణాన్ని ఒక పెట్టెలో ఉన్నత స్థాయి n దిగువ స్థాయిలో తీసుకుంటున్నాను దిగువ స్థాయి n τ అవి రెండూ పూర్ణాంకాలు మరియు ఈ దూకడం జరిగినప్పుడు రేడియేషన్ బయటకు వస్తుంది బోర్ సిద్ధాంతం నుండి ఈ ఫ్రీక్వెన్సీ అని నాకు తెలుసు ఇది n వ స్థాయి నుండి n τ వ స్థాయికి దూకుతున్నప్పుడు En En τh అవుతుంది ఇది h28mL21hn2 n τ2 గా ఉంటుంది ఒక దిద్దుబాటు ఎనర్జీ n2h28mL2 ఉంటుంది కనుక మునుపటి స్లైడ్ లో 2mL2ఉంది కనుక ఇప్పుడు కొనసాగుదాము మరియు అందువల్ల nn τh28mL21h2nτ 2 ఈ h అనేది ఒక hs తో రద్దు అవుతుంది మరియు h8mL22nτ 2 వస్తుంది ఇప్పుడు n →∞ పరిమితి తీసుకుందాం n చాలా పెద్దది మరియు వచ్చి n కంటే చాలా చాలా చిన్నది కాబట్టి పరివర్తన అనగా ఇది n వ స్థాయి నుండి n 1 n 2 కు మార్పును సూచిస్తుంది తర్వాత నాకు nn τh8mL22nτ ఉంది ఎందుకంటే 2 ని విస్మరించవచ్చు మరియు ఇది ఈ విధంగా వస్తుంది అంతేకాక ఈ 2 రద్దు అవుతుంది అది మీకు nh4ml2τ ని ఇస్తుంది ఇప్పుడు నేను nh4ml2 శాస్త్రీయంగా పీరియాడిక్ కదలిక యొక్క ఫ్రీక్వెన్సీ ని చూపించబోతున్నాను కనుక బయటకు వచ్చే రేడియేషన్ n →∞ పరిమితి కలిగి ఉంటుంది మరియు అది classical కి సమానం కాబట్టి రేడియేషన్ classical ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది లేదా దాని అధిక హార్మోనిక్స్ఇది నిజమని ఇప్పుడు చూద్దాం కనుక పెట్టెలో నున్న ఈ కణానికి ఇక్కడ En వచ్చి h2n28mL2అనగా ఇది పూర్తిగా కైనెటిక్ ఎనర్జీ 12mv2 నేను దీనితో 2 ను రద్దు చేస్తే అది నాకు 4 ఇస్తుంది కాబట్టి అందువల్ల నాకు v2h2n24mL2 లేక v వస్తుంది ఒక పూర్తి కదలిక యొక్క కాల వ్యవధి కుడి వైపుకు వెళ్లి 0 మరియు L తిరిగి వచ్చినప్పుడు అందువలన కాల వ్యవధికి దూరం 2 L వేగం వచ్చి hn2mLఫ్రీక్వెన్సీ వచ్చి 1Tఅది v2L తప్ప మరొకటి కాదు ఇది నాకు T2Lv ఇస్తుంది కాబట్టి ఇది v2L ఇది hn4mL2 వస్తుంది ఇది క్లాసికల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి క్లాసికల్ ఫ్రీక్వెన్సీ క్లాసికల్ వచ్చి hn4mL2అని నేను చెప్పగలను మరియు ఇంతకు ముందు ఏమి జరిగిందో మీరు చూస్తే క్వాంటం మెకానికల్ గా విడుదలయ్యే ఫ్రీక్వెన్సీ classical తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ పెద్ద n పరిమితిలో క్వాంటం వ్యవస్థ ప్రసరిస్తున్నప్పుడు ఇది క్లాసికల్ ఫ్రీక్వెన్సీ లేదా దాని హార్మోనిక్స్ ని ప్రసరింపజేస్తుంది మనం ఈ ఫలితాన్ని అర్థం చేసుకోగలం మరియు ఫోరియర్ సిరీస్ ద్వారా నేను కొంతకాలం తర్వాత వ్యాఖ్యానిస్తాను మీకు మరో ప్రసిద్ధ ఉదాహరణ ఇస్తాను ఇది ఒక హైడ్రోజన్ అణువు ఒక హైడ్రోజన్ అణువు కి n వ స్థాయి శక్తి mz2e432202h2n2 గా ఇవ్వబడుతుంది హైడ్రోజన్ అణువు యొక్క శక్తి ఉంది మరియు నేను Z ను తీసుకుంటున్నాను కాబట్టి అణు చార్జ్ Z e తో అణువు వంటి ఈ హైడ్రోజన్ను పిలుస్తాను కాబట్టి ఒక హైడ్రోజన్ అణువులో n నుండి n τ కు పరివర్తన జరుగుతున్నప్పుడు రేడియేటెడ్ అయిన శక్తి h వచ్చి En En τ గా వస్తుంది ఇది mZ2e432202h21n τ2 1n2అవుతుంది అయితే ఇక్కడ m అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఇప్పుడు నేను n అనంత వైపు పరిమితిని తీసుకుంటాను మరియు τ అనేది n కంటే చాలా చాలా చిన్నది తరువాత మీరు చూసినట్లయితే h అనేది mZ2e432202h2n2τn4 గా వస్తుంది

కనుకh అనేది mZ2e432202h21n32τ గా వస్తుంది అది mZ2e416202h21n3 అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ classicalh అని నేను చెప్తున్నాను కాబట్టి ఇది n1 నుండి n τ కు పరివర్తన చెందుతున్నప్పుడు అది classical తప్ప మరొకటి కాదు ఇది classical అని మీకు చూపించడానికి నేను దీనిని ఒక అభ్యాసము గా వదిలివేస్తున్నాను మరియు మీరు ఈ విధంగానే కొనసాగిస్తారు En అనేది mZ2e432202h2n2 గా ఇవ్వబడుతుంది మరియు అంతేకాక ఇది 12mv2కి కూడా సమానం దీని నుండి n వ కక్ష్యలో ఎలక్ట్రాన్ యొక్క వేగం ఏమిటో మీరు కనుగొనవచ్చు కాబట్టి మీకు vn ఉన్న తర్వాత vn ను కనుగొనవచ్చు బోర్ కండిషన్ mvrnh2π ఇస్తుందని మీకు తెలుసు కనుక ఇది rn ను కనుగొనవచ్చని సూచిస్తుంది మరియు vnrn2π మీకు classicalని ఇస్తుంది కనుక అది ఏమి వస్తుంది కాబట్టి ఈ 2 ఉదాహరణల ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే n వ స్థాయి నుండి n τ వరకు పరివర్తన ఉంటే అనేది ఒక పూర్ణాంకం అయితే పెద్ద n యొక్క పరిమితిలో ఎమిషన్ వచ్చి classical యొక్క హార్మోనిక్కు సమానం కాబట్టి ఇది పరిశీలన ఈ పరిశీలన యాదృచ్చికమా లేదా లోతుగా ఏదైనా ఉందా కాబట్టి నేను ఈ ప్రశ్నను లేవనెత్తుతాను ప్రశ్న కేవలం 2 వ్యవస్థల ద్వారా మాత్రమే యాదృచ్చికం లేదా సాధారణంగా ఇది నిజం కాదా అనేది ప్రశ్న మరియు సమాధానం ఇది సాధారణంగా నిజం మరియు ఇది క్లాసికల్ సిద్ధాంతం నుండి వచ్చినది మరియు ఇది మీకు తెలిసిన ఒక వ్యవస్థ ఉన్నట్టుగా అనుకోమంటుంది నేను 2 వ్యవస్థలను పరిగణించాను ఇక్కడ నేను ఒక పెట్టెలోని కణ వ్యవస్థను పరిగణించాను ఎలక్ట్రాన్ ఒక వృత్తంలో తిరుగుతున్న అణువును నేను పరిగణించాను నేను సిస్టమ్ హార్మోనిక్ ఆసిలేటర్ను కూడా పరిగణించాను మరియు నేను మీకు చూపించబోయేది ఏమిటంటే ఈ వ్యవస్థలలో ఆసిలేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ∂E∂A గా ఉంటుంది అయితే E అనేది శక్తి మరియు A అనేది చర్య నేను దానిని కొంచెం వివరిస్తాను కాబట్టి నేను దానిని ఉదాహరణల ద్వారా మాత్రమే చూపిస్తానని చెప్తున్నాను మరింత సాధారణ రుజువుకు క్లాసికల్ మెకానిక్స్ గురించి కొంచెం ఎక్కువ అవగాహన అవసరం ఈ సమయంలో ఈ కోర్సుకు కొంచెం మించి ఉంటుంది ఎనర్జీ E మరియు చర్య A తో వ్యవస్థను తీసుకుంటే ఉదాహరణల ద్వారా మాత్రమే చేస్తాను ఇవి ఏమిటో మీకు గుర్తు చేయనివ్వండి కాబట్టి ఉదాహరణకు ఇది హార్మోనిక్ ఆసిలేటర్ చర్యలో కదిలే ఒక కణం ఈ కణంలోని pdx ఒక పెట్టెలో ఇవ్వబడుతుంది మళ్ళీ చర్య ∫pdx చే ఇవ్వబడుతుంది మరియు ఈ కణం వృత్తంలో తిరుగుతున్నప్పుడు చర్య గుర్తుంచుకోవడం యాంగులర్ మొమెంటం dϕచే ఇవ్వబడింది మునుపటి కొన్ని ఉపన్యాసాలు మరియు చర్యల నుండి మీరు గుర్తుచేసుకుంటే స్థిరాంకం అంటే ఈ కక్ష్యకు ఇచ్చిన సంఖ్య మరియు E ఈ కక్ష్యకు ఎనర్జీ ని ఈ చర్య యొక్క ఫంక్షన్ గా వ్రాయవచ్చు మరియు వ్యవస్థ యొక్క కొన్ని ఇతర పారామితులుస్పష్టంగా నేను చర్య విలువను మార్చుకుంటే నేను కక్ష్యను మార్చడం మీరు చూస్తారు అందువల్ల ఎనర్జీ కూడా మారుతుంది మరియు పేర్కొన్నది ఏమిటంటే ఒక నిర్దిష్ట కక్ష్యకు ఆ కక్ష్య యొక్క క్లాసికల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది ధన్యవాదాలు